TALE 2 కోర్సు యొక్క చివరి యూనిట్ అయిన మాడ్యూల్ 3 యూనిట్ 17 కు శుభాకాంక్షలు మరియు స్వాగతం మరియు ఇక్కడ మేము దీనికి "కాబట్టి గురువు ఏమి చేయాలి " అని పేరు పెట్టాము మునుపటి యూనిట్లో మెటాకాగ్నిటివ్ లెర్నింగ్ కోసం బోధనను మేము అర్థం చేసుకున్నాము మరియు మీరు మునుపటి అన్ని యూనిట్లను పరిశీలిస్తే మేము బోధనకు వివిధ రకాలు విధానాలను మరియు నేర్చుకునే కొన్ని సిద్ధాంతాలను బోధనా భాగాలను మెదడు ఎలా నేర్చుకుంటుందో చూశాము దానికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలు మెదడు నేర్చుకోవడంపై ఆధారపడి ఉంటాయి TALE మాడ్యూల్ 2 లో NBA పేర్కొన్న ఫలితాల అవసరాలను తీర్చడానికి ఒక కోర్సును ఎలా రూపొందించాలో మేము చూశాము అప్పుడు మేము ADDIE అని పిలువబడే ఒక కోర్సు రూపకల్పన కోసం ఒక ఫ్రేమ్వర్క్ను అందించాము మరియు మేము ADDIE యొక్క అన్ని దశలను చూశాము ఇప్పుడు ఇవన్నీ ప్రదర్శించిన తరువాత గురువు ఏమి చేయగలడు మొదటి ప్రతిచర్యలలో ఒకటి అవును వినడానికి చాలా బాగుంది కాని నా ప్రత్యేక బోధనా పరిస్థితిలో నేను ఏమి చేయగలను కాబట్టి ఉపాధ్యాయుడు ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి మరియు టీచర్ ఆపరేట్ అవుతున్న ఆ సందర్భంలో మేముటీచర్ ఎక్కడ ఏమి చేయగలడు అని తెలుసుకోవడానికి ప్రయత్నాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తాము ఈ యూనిట్ యొక్క ప్రాధమిక ఫలితం ఏమిటంటే ఉపాధ్యాయుడు తన బోధనా పరిస్థితిలో ఏమి చేయగలడో అర్థం చేసుకోవడం బోధనా పరిస్థితి విభాగం నిర్వహించిన విధానం మీ వద్ద ఉన్న వనరులు మీ వద్ద ఉన్న తరగతి గదులు ఎవరు ఏమి చేయాలో నిర్ణయిస్తారు కొన్ని ప్రక్రియలను చాలా కఠినంగా నిర్వచించవచ్చు మరియు మీకు సంబంధించిన అన్ని సమస్యలు ఉన్నాయి ఇవి ఉపాధ్యాయుడు పనిచేయవలసిన ఫ్రేమ్వర్క్ను అందిస్తాయి ఇవన్నీ ఒక బోధనా పరిస్థితి యొక్క శీర్షిక క్రింద ఉంచవచ్చు ఉపాధ్యాయులు గ్రహించవలసిన మొదటి విషయం ఏమిటంటే వారు ప్రాధమిక మార్పు ఏజెంట్లు మరియు వారు భవిష్యత్తును సృష్టిస్తారు మీరు భవిష్యత్తును సృష్టిస్తున్నారు మీరు సృష్టించే భవిష్యత్తు మీ ప్రోగ్రామ్ యొక్క శిక్షణ పొందిన విద్యార్థులు మరియు వారి జ్ఞాన స్థాయిలు లేదా వారి సామర్థ్యాలకు మీరు బాధ్యత వహిస్తారు కాబట్టి మీరు మార్పు ఏజెంట్లు అని గర్వపడాలి విద్యార్థుల అభ్యాసానికి ఉపాధ్యాయులు ప్రధాన సదుపాయాలు నేర్చుకోవడాన్ని సులభతరం చేయటమే వారి ప్రధాన పని అయినప్పటికీ వారు నేర్చుకోవడాన్ని సులభతరం చేయడంలో ఎటువంటి శిక్షణ పొందరు దురదృష్టవశాత్తు భారతదేశం మరియు అనేక ఇతర దేశాలలో ఒకరు ఉన్నత విద్యలో ఉపాధ్యాయులుగా మారినప్పుడు బోధన మరియు అభ్యాసంలో అతనికి శిక్షణ ఇవ్వబడదు మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్నప్పుడు మీరు ఒక సబ్జెక్టులో మీరే అర్హత సాధించారు ఏదేమైనా ఒక విషయాన్ని తెలుసుకోవడం అనేది అభ్యాసాన్ని సులభతరం చేసే వాస్తవ ప్రక్రియకు భిన్నంగా ఉంటుంది మీరు నేర్చుకోవడాన్ని సులభతరం చేయడంలో శిక్షణ పొందలేదని మీరు మొదట మీరే అంగీకరించాలి మరియు మీరు నేర్చుకోవాలి టేల్ ఇంజనీరింగ్ ఉపాధ్యాయులకు సహాయాన్ని అందించే ప్రయత్నం TALE 1 మాడ్యూల్ 1 3 ఆశాజనక అన్ని ఇంజనీరింగ్ ఉపాధ్యాయులకు అభ్యాసాన్ని సులభతరం చేయడంలో శిక్షణ పొందకపోవడం యొక్క ఖాళీని పూరించడానికి సహాయాన్ని అందిస్తుంది భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యను చూద్దాం ఎందుకంటే మేము ఈ సందర్భంలో పనిచేస్తున్నాము ఇంజనీరింగ్ విద్య కోసం భారతదేశం మూడు అంచెల వ్యవస్థను కలిగి ఉంది విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్త కళాశాలలు మరియు స్వయంప్రతిపత్తి లేని కళాశాలలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో సహా విశ్వవిద్యాలయాలు వారి స్వంత కార్యక్రమాలను రూపొందించగలవు వారు వారి అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను ఎన్నుకోవచ్చు మరియు వారు తమ సొంత పరీక్షలను నిర్వహించవచ్చు అయితే స్వయంప్రతిపత్త కళాశాల ఇప్పటికీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది కాని వారికి పాఠ్యాంశాల రూపకల్పనకు సంబంధించి స్వయంప్రతిపత్తి ఉంది కోర్సు మరియు పరీక్షలను నిర్వహిస్తుంది కాని వారు అనుబంధంగా ఉన్న విశ్వవిద్యాలయం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తారు అయితే స్వయంప్రతిపత్తి లేని కళాశాలలు విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్నాయి మరియు మీ అందరికీ తెలిసినట్లుగా ప్రతిదీ కేంద్ర స్థలంలో అంటే ప్రధానమైన కొంతమంది వ్యక్తులు నిర్ణయిస్తారు పాఠ్యాంశాలను విశ్వవిద్యాలయం యొక్క బోర్డ్ ఆఫ్ స్టడీస్ రూపొందించింది పరీక్షను కేంద్రంగా నిర్వహిస్తారుమరియు అన్ని ప్రక్రియల మూల్యాంకనం ఫలితాల ప్రకటన ఒక కేంద్ర స్థలం ద్వారా చేయబడతాయి కేంద్రంగా నిధులు సమకూర్చే సంస్థలు IIT యొక్క NIT లు మరియు కొన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలు మరియు IIIT వంటి సెమీ పబ్లిక్ సంస్థలు తక్కువ సంఖ్యలో అధ్యాపకులను నియమించడం మరియు విస్తృతమైన ఎంపిక ప్రక్రియ ద్వారా విద్యార్థులను చేర్చుకోవడం చేస్తుంటారు మీరు మీ అధ్యాపకులను మరియు విద్యార్థులను చాలా విస్తృతమైన ప్రక్రియ ద్వారా ఎన్నుకున్నప్పుడు మీరు మంచి నాణ్యమైన అధ్యాపకులు మరియు మంచి నాణ్యత గల విద్యార్థులకు భరోసా ఇస్తున్నారు అటువంటి పరిస్థితిలో జరిగే బోధన మరియు అభ్యాసం ఇతర సంస్థల నుండి చాలా భిన్నంగా ఉంటాయి అయితే స్వీయ వృద్ధి చెందుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా భిన్నమైన నాణ్యతను కలిగి ఉంటాయి కొన్ని మంచివి కానీ కొన్ని ఆచరణాత్మకంగా స్వయంప్రతిపత్త కళాశాలల వంటివి భారతదేశంలో 90 కంటే ఎక్కువ ఇంజనీరింగ్ కళాశాలలు స్వయం ఫైనాన్సింగ్ సంస్థలు ఇప్పుడు మన దృష్టి స్వయం ఫైనాన్సింగ్ స్వయంప్రతిపత్త లేని సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై ఉంటుంది ఈ స్వయంప్రతిపత్తి లేని సంస్థల స్వభావం ఏమిటి స్వయంప్రతిపత్తి లేని సంస్థలలోకి ప్రవేశించే విద్యార్థులకు విస్తృతంగా వైవిధ్యాలు అభిజ్ఞా సామర్థ్యాలు మరియు ప్రేరణలు ఉన్నాయి మీరు సిఇటి ర్యాంకింగ్ 35 శాతం లేదా 40 శాతం మార్కులకు పడిపోయింది వారి ప్రేరణలు మరియు సామర్థ్యాలు చాలా విస్తృతంగా మారుతుంటాయి మరియు అటువంటి పరిస్థితిలో స్వయంప్రతిపత్తి లేని సంస్థలలోని పాఠ్యాంశాలు మరియు బోధనలు IIT లు మరియు NIT లను అనుకరించకూడదు మరియు చేయకూడదు దురదృష్టవశాత్తు పాఠ్యాంశాలను రూపొందించినప్పుడు ప్రజలు చేసే పొరపాటు ఇది ఈ విశ్వవిద్యాలయాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఐఐటి పాఠ్యాంశాలను చూస్తుంది మరియు అనుకరించడానికి ప్రయత్నిస్తుంది లేదా వాస్తవానికి ఐఐటి పాఠ్యప్రణాళికకు మించి ఎక్కువ కంటెంట్ను బోధిస్తూ వారు ఏమి చేయాలో దానికి ఖచ్చితంగా వ్యతిరేక దిశలో చేస్తున్నారు స్వయంప్రతిపత్తి లేని సంస్థలలో ఉన్నత విద్య యొక్క ప్రేరణలు మరియు జ్ఞానం గణనీయంగా మారుతూ ఉంటాయి దీని అర్థం ఏమిటంటే ఈ స్వయంప్రతిపత్తి లేని సంస్థలు విద్యా ట్రస్టులను సృష్టించే అనేక రకాల వ్యక్తులచే ఏర్పాటు చేయబడ్డాయి మీరు వారి నేపథ్యాన్ని పరిశీలిస్తే అది మారుతుంది వారు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు వ్యాపార వ్యక్తులు కావచ్చు ఏదైనా పేరు పెట్టండి ఈ సంస్థలను స్థాపించే వారు అన్ని రకాల వ్యక్తులు ఉండవచ్చు అన్నింటిలో మొదటిది వారు ఎందుకు ఒక సంస్థను సృష్టిస్తున్నారు కాగితంపై వారు వ్రాసేవన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత ప్రేరణ మరియు ఉన్నత విద్యపై వారి జ్ఞానం ఏమిటి ఉన్నత విద్య అంటే ఏమిటి వేర్వేరు నిర్వహణలలో ఇది గణనీయంగా మారుతుంది సంస్థ సృష్టించబడిన తర్వాత మరియు ఆర్థిక సాధ్యత కళాశాలలకు సవాలు 1990 ల చివరలో మరియు ఈ 21 వ శతాబ్దం ప్రారంభంలో ఇంజనీరింగ్ కార్యక్రమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది కానీ నెమ్మదిగా కొంత కాలానికి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లకు డిమాండ్ తగ్గుతోంది ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా చాలా ఆచరణీయ కెరీర్లు ఉన్నాయి ఇది పర్యాటకం కావచ్చు ఆతిథ్య నిర్వహణ ఆరోగ్య సంరక్షణ చాలా ఎక్కువ రకాల ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి ఆ మేరకు ఇంజనీరింగ్ కార్యక్రమాలకు డిమాండ్ తగ్గుతోంది ఈ సంస్థలలో చాలా మంది ఎదుర్కొనే మరో సవాలు అది గత 2 3 సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో కళాశాలలు ఇప్పటికే మూసివేయబడిందని మీరు గమనించవచ్చు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మరియు స్వయంప్రతిపత్తి లేని కళాశాలల నిర్వహణ వారి ప్రాధమిక విషయము ఆర్థిక సాధ్యతగా కలిగి ఉండటం దీనికి ప్రవేశం ఎక్కువగా ఉండాలి కనీసం ఇది 75 దాటకపోతే వారికి ఆర్థిక సాధ్యతకు సంబంధించిన సమస్యలు ఉంటాయి వారు AICTE రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క సాధారణ భావన కాబట్టి ఈ అవసరాలను తీర్చడానికి అధ్యాపకులు పని చేయాలని వారు ఆశిస్తారు అంటే విద్యార్థుల నాణ్యతతో సంబంధం లేకుండా ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉండాలి ఇది వాస్తవానికి ఈ అవసరాన్ని తీర్చడానికి మొత్తం వ్యవస్థను ఉపయోగించుకుంటుంది నిర్వాహకులు తన అంచనాలను HOD ల ద్వారా తెలియజేస్తారు సాధారణంగా ఇది చాలా కఠినమైన ప్రక్రియలకు దారితీస్తుంది అంటే ఆ సంస్థలో ఎప్పటి నుంచో జరుగుతున్న దాని నుండి తప్పుకోవడానికి మార్పు చేయటానికి గురువును అనుమతించకపోవచ్చు అతను ఏదైనా ప్రయోగం చేయడానికి అనుమతి లేదు మరోసారి స్వయంప్రతిపత్తి లేని కళాశాలల ఉపాధ్యాయుల గురించి ప్రస్తావిస్తే ఉపాధ్యాయులు తరచుగా అనుబంధ స్వయం ప్రతిపత్తి లేని సంస్థల నుండి ఉత్పత్తి చేస్తున్నారు వారే వేర్వేరు సామర్థ్యాలు మరియు కమ్యూనికేషన్ సామర్ధ్యాలను కలిగి ఉంటారు అన్నింటికంటే మీరు వచ్చిన వ్యవస్థ నుండి మీరు చాలా భిన్నంగా ఉండలేరు ఉపాధ్యాయులు వారి సామర్థ్యాలు మరియు కమ్యూనికేషన్ సామర్ధ్యాలపై కొన్ని పరిమితులతో వచ్చే పరిస్థితి మీకు ఉంది వారు ముఖ్యంగా బోధన మరియు అభ్యాసానికి సంబంధించిన సాధనాలు చాలా తక్కువ లభ్యత ఉన్నాయి అని మేము ఇప్పటికే ప్రస్తావించాము వారిలో ఎవరూ ఎలాంటి శిక్షణ పొందవలసిన అవసరం లేదు ఓవర్లోడ్ చేసిన పాఠ్యాంశాలను బోధించడం ఉపాధ్యాయులకు కష్టమే అన్నింటిలో మొదటిది పాఠ్యాంశాలు చాలాసార్లు లోడ్ చేయబడతాయి ఉపాధ్యాయులు షెడ్యూల్ చేసినదానికంటే చాలా ఎక్కువ ఉపన్యాసాలు తీసుకుంటారు ప్రతి తరగతి గది కాలానికి కేటాయించిన మొత్తం 50 నిమిషాలను వన్ వే కమ్యూనికేషన్కు ఉపయోగించడం ద్వారా వారు సిలబస్ను కవర్ చేయగల ఏకైక మార్గం ఇది మంచి బోధనకు పూర్తిగా వ్యతిరేకం ఇంకా ఈ ఉపాధ్యాయుడి సమయం వ్యక్తం చేస్తున్నారు ఈ స్వయంప్రతిపత్తి లేని కళాశాలలలో వారు చాలా నిర్బంధ వాతావరణంలో పనిచేయాలి ఈ పరిమితులన్నిటితో ఉపాధ్యాయుడు అభ్యాస నాణ్యతలో ఇప్పటికీ మార్పు చేయగలడని మేము చెబుతున్నాము మీరు దీన్ని ఎలా చేస్తారు TALE అందించిన దాని నుండి కొన్ని అంశాలను ఉపయోగించండి ప్రారంభించడానికి మీరు 'కావాలనుకుంటున్నారు' మరియు 'చెయ్యగలరు' లో తేడా ఉందిఅని సానుకూలంగా భావిస్తారు మీరు సానుకూలంగా భావిస్తే తప్ప స్పష్టంగా మీరు తేడా చేయలేరు మీరు ఒక వైవిధ్యం చూపగలరని మరియు ఉదాహరణలు పుష్కలంగా ఉన్నాయనిమీరు ఒంటరి వారు కాదని మీరు నమ్మకంగా ఉండాలి బోధన మరియు అభ్యాసంలో వైవిధ్యం చూపడానికి చాలా మంది సొంతంగా చొరవ తీసుకోవడం మనం చూశాము గురువు గుర్తుంచుకోవాలి మెదడు ఎలా పనిచేస్తుందో మరియు ప్రజలు ఎలా నేర్చుకుంటారో మాకు ఇంకా తెలియదు కొంత పరిమిత జ్ఞానం ఉంది మరియు భావోద్వేగాలు అభ్యాసాన్ని బాగా ప్రభావితం చేస్తాయని కూడా గమనించండి మీరు దానిని పక్కన పెట్టలేరు భావోద్వేగాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి దాన్ని ఎలా నిర్వహించాలి మాకు తెలియదు కానీ కనీసం మీరు అంగీకరించిన భావోద్వేగాలు అభ్యాసాన్ని బాగా ప్రభావితం చేస్తాయి మీరు అభ్యాసాన్ని ప్రభావితం చేసే కారకాలను గుర్తించాలి మరియు వాటి జాబితాను తయారు చేయాలి మరియు మీరు ప్రభావితం చేసే కారకాలను గుర్తించాలి అవన్నీ మీరు ప్రభావితం చేయలేరు మీ సందర్భంలో మీ పరిమితులతో మీరు ప్రభావితం చేసే అంశాలను గుర్తించండి ఒక విద్యార్థి ఆమెను లేదా అతని స్వంత జ్ఞానాన్ని నిర్మిస్తారని మీరు గుర్తుంచుకోవాలి నిర్మాణాలను కొంతమంది జ్ఞాన ఉత్పత్తి అని కూడా పిలుస్తారు మరియు ఇది నిర్మాణాత్మకత ప్రకారం అంటే ప్రతి వ్యక్తి ప్రతి మానవుడు తనకు లభించే ఇన్పుట్ల ఆధారంగా తన సొంత ప్రపంచ దృష్టికోణాన్ని నిర్మిస్తాడు చివరకు ప్రతి ఒక్కరి జ్ఞానం ప్రతి ఇతర వ్యక్తికి భిన్నంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ తన సొంత ప్రపంచ దృక్పథాన్ని సృష్టిస్తారు మరియు వారు సామాజిక పరస్పర చర్యల ద్వారా దీన్ని బాగా చేయగలరు మేము TALE 1 సామాజిక నిర్మాణాత్మకత లో పిలిచాము విద్యార్థులు వారి ప్రపంచ దృష్టికోణాన్ని నేర్చుకోవటానికి మరియు నిర్మించడానికి ఇది ఒక మార్గం అని మీరు మళ్ళీ అంగీకరించాలి ఇది ఒక హెచ్చరిక మీ వ్యక్తిగత అనుభవాలను సాధారణీకరించడానికి ఆతురతగా ఉండకండి ఇది ఆచరణాత్మకం గా ప్రజలందరూ చేస్తారు ఇది జరగవలసిన మార్గం అని చెప్పండి మీ వ్యక్తిగత అనుభవాల ఆధారంగా చాలా బలమైన అభిప్రాయాలను ఏర్పరచు కోకండి మీరు బోధన మరియు అభ్యాస కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా విభాగం ఇన్స్టిట్యూట్ మరియు ఇంటర్నెట్లో సహచరులతో సమూహాలను ఏర్పాటు చేస్తారు మీరు బోధించే కోర్సుల రకాన్ని పంచుకునే ఒక సమూహాన్ని మీరు ఏర్పాటు చేస్తే ప్రతి కోర్సు కోసం మీరు ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఒకరితో ఒకరు మాట్లాడవచ్చు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు ఒకరినొకరు మదింపు చేసుకోవచ్చు మీరు ఒక సమూహాన్ని ఏర్పాటు చేయగలిగితే అది అనేక ఇతర పరిమితులను అధిగమించడానికి బాగా సహాయపడుతుంది సామాజిక పరస్పర చర్యల ద్వారా జ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా నిర్మించవచ్చు మరియు ఇది సమూహ చర్య ఉపాధ్యాయులుగా బోధన మరియు అభ్యాసం యొక్క అన్ని అంశాలకు మేము బాధ్యత వహిస్తాము అంటే కొన్నిసార్లు మీరు టైమ్టేబ్లింగ్ మరియు మా సమయాన్ని వృథా చేయడం అని మీరు చెప్పలేరు ఉపాధ్యాయునిగా మీరు అన్ని అంశాలకు బాధ్యత వహిస్తారని మీరు మానసికంగా అంగీకరించిన తర్వాత మీరు కనీసం మీ రెగ్యులర్ కార్యాచరణలో భాగంగా ఈ పనులన్నీ చేస్తారు మీపై విధించిన అదనపు పని కాదు ఈ కార్యక్రమం ముఖ్యంగా కోర్ కోర్సులు అన్ని విభాగాల అధ్యాపకుల బాధ్యత మీరు మీ విభాగం సహచరులను జట్టు సభ్యులుగా చూడాలి అంటే మీరు కోర్ కోర్సుల పాఠ్యాంశాలు సిలబస్ కోర్సులను రూపకల్పన చేస్తున్నప్పుడు వాస్తవానికి ఇది విభాగంలోని అందరూఅధ్యాపకుల బాధ్యత ఆ కోర్సును నేర్పి ఒకరిద్దరి బాధ్యత మాత్రమే కాదు ఇది అందరి బాధ్యత కోర్సుల మధ్య పరస్పర సంబంధాలు మరియు పరస్పర ఆధారితాలు ఉండటం వలన అందరూ కలిసి నిర్వహించాలి మీరు ఒక కోర్సును ఎక్కువ భారం గా చేయలేరు మరియు కొన్ని ఇతర కోర్సులను తక్కువ భారం గా చేయలేరు కాబట్టి మీరు ఒక బృందంగా కలిసి కోర్ కోర్సుల సమస్యను పరిష్కరించాలి మీ స్వంత పరిశీలనలు మరియు ప్రతిబింబాలను డాక్యుమెంట్ చేయడం మరియు అవసరమైనప్పుడు భాగస్వామ్యం చేయడానికి సిద్ధంగా ఉండటం మరొక మంచి పద్ధతి మీ స్వంత గమనికలు 'మీకు నోట్స్' రాయడం కొనసాగించండి మరియు HOD లు మరియు నిర్వాహకుల యొక్క కోపాన్ని వెంటనే తగ్గించి వేయగల కొత్త పద్ధతులను ప్రయత్నించండి కానీ క్రొత్త ప్రయోగం మొదటిసారి తప్పనిసరిగా పనిచేయదని గమనించండి ఎందుకంటే మీరు ఒకసారి ప్రయత్నించిన తర్వాత మాత్రమే మీ ప్రయోగం ఫలితాన్ని ప్రభావితం చేసే అన్ని అంశాలను మేము అర్థం చేసుకుంటాము రెండవసారి మీరు చేసినప్పుడు మీరు మొత్తం ప్రయోగాన్ని సర్దుబాటు చేయగలరు లేదా ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ఇది మొదటిసారి విఫలమైతే వదిలివేయవద్దు అంచనా ' అయితే అసెస్మెంట్ ప్లాన్లో ఏవైనా మార్పులు ఇన్స్టిట్యూట్ యొక్క అన్ని ప్రోగ్రామ్లలో చేయాలి మీరు ఒక కోర్సు లేదా ఒక ప్రోగ్రామ్ కోసం మీ అంచనా ప్రణాళికలను వ్యక్తిగతంగా మార్చలేరు మీరు మీ ఆలోచనను మిగిలిన అధ్యాపకులకు చెప్పాలి వారు అంగీకరించాలి వారు అంగీకరించిన తర్వాత విద్యార్థులకు సమాచారం ఇవ్వాలి మరియు అప్పటి నుండి అసెస్మెంట్ ప్లాన్ ఏమిటో కూడా సిద్ధంగా ఉండాలి అప్పుడు ఇది వారిని ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు NBA ఇచ్చిన విధంగా ప్రోగ్రామ్ ఫలితాలను సాధించడానికి విద్యార్థులను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి ఇది మా అవసరం ఇది కేవలం కాగితంపై రాయవలసిన విషయం కాదు ఉపాధ్యాయునిగా మీరు NBA ఇచ్చిన ప్రోగ్రాం ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరితో కలిసి పనిచేయాలని మీరు నమ్మాలి ప్రజలు ఎలా నేర్చుకుంటారో అర్థం చేసుకోవడంలో మరియు ఇంజనీరింగ్ విద్య యొక్క బోధనలో మీరు మీతో కొంత సమయం గడుపుతూ ఉండాలి మీరు ఇంటర్నెట్లో పొందగలిగే సాహిత్యం పుష్కలంగా ఉంది బోధన మరియు అభ్యాసం మీ వృత్తి కాబట్టి మీరు పుస్తకాలకు కూడా ప్రాప్యత పొందవచ్చు మీరు కూడా మీరే ఒక అంశంగా నేర్చుకోవాలి మీరు సంబంధిత సాహిత్యాన్ని చదివే అలవాటులోకి ప్రవేశించిన తర్వాత మీరు ఏమి చేయబోతున్నారు మీరు ఏమి చేయాలి అనేదాని కంటే మెరుగైన పని చేయగలరు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను కలిసి చూద్దాం ఒక ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవలసిన లేదా తనను తాను గుర్తు చేసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే మీరు విద్యార్థుల వల్ల ఉనికిలో ఉన్నారు విద్యార్థులు లేకపోతే ఉపాధ్యాయుల అవసరం లేదు విద్యార్థుల వల్ల మా ఉద్యోగాలు ఉన్నాయి విద్యార్థులు సవాళ్లు అయితే ఒక కోణంలో కొంతమంది విద్యార్థుల సమూహం తక్కువ అభిజ్ఞా సామర్ధ్యాలను కలిగి ఉంటే వారు సమస్యలను పరిష్కరించలేరు వారు సవాళ్లుగా పరిగణించబడాలి కాని వారు నేర్చుకోవటానికి ఆసక్తి చూపడం లేదు మరియు మేము వారితో పనిచేయలేము అని చెప్పే విరోధులు కాదు ఒక ఉపాధ్యాయుడు ఆ విధంగాఆ పదవిని తీసుకోలేడు ఎందుకంటే నేను చెప్పినట్లుగా ఉపాధ్యాయులు విద్యార్థుల కారణంగా ఉన్నారు ఉపాధ్యాయులు తమ వద్ద ఉన్న విద్యార్థులతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది మరియు ఆదర్శవంతమైన విద్యార్థులను కలిగి ఉండాలని ఆశించలేరు ఎందుకంటే చాలా సార్లు ఉపాధ్యాయుల నుండి సమస్య వారి విద్యార్థులు అని మేము విన్నాము వారు తగినంత మంచిగా లేరని మీకు తెలుసు వారు కష్టపడి పనిచేయడానికి ఇష్టపడరు మీరు అలాంటి వ్యాఖ్యలు చేస్తారు కాని ఉపాధ్యాయులు ఉనికిలో ఉన్నారంటే అది విద్యార్థులు వల్లనే అని గుర్తుంచుకోవాలి ఒక ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవలసిన మరో విషయం వారు మీ వద్దకు వచ్చే వయస్సు 17 నుండి 21 వరకు ఉంటుంది ఇది పెరుగుతున్న వయస్సు మరియు విద్యార్థుల అవసరాలు పాఠ్యాంశాల ప్రకారం నేర్చుకోవడమే కాకుండా చాలా ఉన్నాయి వారు ప్రపంచాన్ని వారి స్వంత నిబంధనలతో చూస్తున్నారు విద్యార్థులకు వారు కొనసాగించడానికి మరియు అన్వేషించడానికి అనేక ఇతర ఆసక్తులు ఉన్నాయి కొన్నిసార్లు వారు విఫలమవుతారు మరియు సమస్యల్లోకి వస్తారు మరియు కొంతమంది విద్యార్థులు వారు తప్పు వృత్తిలో ఉన్నారని భావిస్తారు దానితో తల్లిదండ్రులు అంగీకరించకపోవచ్చు మీకు ఆ వయస్సుతో వచ్చే అన్ని రకాల సమస్యలు ఉన్నాయి మరియు ఒక ఉపాధ్యాయుడు సున్నితంగా ఉండాలి మరియు దీనికి సార్వత్రిక పరిష్కారాలు లేవు ఉపాధ్యాయులు ఏమి చేయగలరు మీరు కొనసాగించగల కొన్ని కార్యకలాపాలకు మేము చిట్కాలను ఇస్తాము సహోద్యోగులతో చర్చించండి మరియు మీరు బోధించే కోర్సుల సందర్భం మరియు అవలోకనాన్ని రాయండి దయచేసి దానిని డాక్యుమెంట్ చేయాలా ADDIE యొక్క విశ్లేషణ దశలో మేము ఇప్పటికే చెప్పినట్లుగా కోర్సు యొక్క సందర్భం మరియు అవలోకనం ఏమిటి అవసరమైతే కోర్సు ఫలితాలను తిరిగి వ్రాయండి ఎందుకంటే చాలా బోర్డ్ ఆఫ్ స్టడీస్ కొన్ని కోర్సు ఫలితాలను సరైన ఆకృతిలో వ్రాయవచ్చు లేదా వ్రాయ కపోవచ్చు దయచేసి మీకు మార్చడానికి హక్కు లేని సిలబస్ను మార్చకుండా మళ్ళీ చేయగల మార్పులను చేయండి ఒక కోర్సు యొక్క అదే సిలబస్ కోసం మీరు ADDIE యొక్క విశ్లేషణ దశలో సూచించిన ఒక నిర్మాణంలో కోర్సు ఫలితాలను తిరిగి వ్రాయవచ్చు వాటిని సరిగ్గా ట్యాగ్ చేయవచ్చు ఒక నిర్దిష్ట PO ఎందుకు పరిష్కరించబడింది పరిష్కరించబడలేదు మీ సహోద్యోగుల సహకారంతో మీరు చేయవచ్చు మీ కోర్సులను ADDIE యొక్క చట్రంలో రూపొందించండి మరియు అదే డాక్యుమెంట్ చేయండి వాస్తవానికి డాక్యుమెంట్ చేసే ప్రక్రియ అభ్యాస ప్రక్రియ దీనిని భారంగా చూడకూడదు డాక్యుమెంటేషన్ నేర్చుకునే ప్రక్రియలలో ఒకటిగా చూడాలి మరీ ముఖ్యంగా ఇంటర్నెట్ మరియు సహోద్యోగుల ఇన్పుట్లతో మీరు బోధించే అన్ని కోర్సులకు సరైన ట్యాగింగ్తో మంచి ఐటమ్ బ్యాంకులను రూపొందించండి మీరు ఈ ఉత్పత్తిని విభాగం ను విభాగం కోల్పోకూడదు ప్రతిసారి సున్నాతో ప్రారంభించలేరు వన్ వే కమ్యూనికేషన్ అయిన ఉపన్యాసానికి మిమ్మల్ని మీరు పరిమితం చేయవద్దు మేము మాట్లాడిన మరియు కొన్ని కలయికలతో కూడిన మీరు అనేక బోధనా భాగాలను ఉపయోగించాలి మీకు నచ్చిన కొన్ని బోధనా విధానాన్ని ఉపయోగించి మీరు తరగతిలో వన్ వే కమ్యూనికేషన్ను ఆశ్రయించకుండా విషయాలను ప్రయత్నించాలి మీ ప్రాధాన్యత యొక్క బోధనా విధానాన్ని ఎంచుకోండి కాబట్టి ప్రతి CO మరియు లేదా సమర్థత కోసం TALE లో సమర్పించిన విధానాల నుండి లేదా మీరు అన్వేషించిన ఇతరుల నుండి ప్రతి ఒక్కరూ ఒకే బోధనా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు మీ ఎంపికకు కారణాలు చెప్పండి బోధనా సామగ్రిని పంచుకోగలిగే రూపంలో రూపొందించండి ఇది మేము అనేక వర్క్షాప్ల ద్వారా చే సాము వీలైతే అది సమూహ కార్యకలాపం గా చేయాలి విద్యార్థులు కొత్త జ్ఞానం మరియు నైపుణ్యాలతో మునిగి తేలే ప్రయత్నం చేయండి కొత్త జ్ఞానంతో విద్యార్థులను ఎలా నిమగ్నం చేస్తారు కొంత కార్యాచరణ చేయడం కొంత చర్చ చేయడం 2 నిమిషాల కాగితం రాయడం లేదా రేఖాచిత్రం గీయడం లేదా ఏదో అనుకరించడం వంటివి అమలు చేయటం ఉంటాయి విద్యార్థులు చురుకుగా పాల్గొని జ్ఞానంతో సంభాషిస్తూ జ్ఞానంతో మునిగితేలుతుంటే మీరు వారి దృష్టిని మరియు భాగస్వామ్యాన్ని పూర్తిగా కలిగి ఉంటారు వారు పాల్గొన్న తర్వాత వారు కూడా కోర్సును ఆనందిస్తారు మరియు ఇది చాలా ముఖ్యమైనది క్రొత్త జ్ఞానంతో మీ విద్యార్థిని ఎలా నిమగ్నం చేస్తారు బోధనా పరిస్థితి యొక్క అన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు ఇప్పటికీ చేయగలరని మేము భావించిన కొన్ని విషయాలు ఇవి మీరు ఏమి చేసినా మీ విద్యార్థుల అభ్యాస నాణ్యతలో ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తుంది ఎందుకంటే అవి మా లక్ష్యం మరియు అవి మా విధి ఒక వ్యాయామంగా మీ బోధనా పరిస్థితి యొక్క అన్ని పరిమితులు ఉన్నప్పటికీ మీ విద్యార్థుల మెరుగైన అభ్యాసాన్ని సులభతరం చేయడానికి మీరు చేపట్టిన కార్యకలాపాలను జాబితా చేయండి దయచేసి మీరు చేపట్టిన కార్యకలాపాలు ఏమైనా మంచి అభ్యాసానికి దారితీశాయని మీరు అనుకున్నా గరిష్టంగా 500 పదాలతో మాతో పంచుకోండి మరియు ఈ చిరునామాలో మాకు పంపండి నేను చెప్పినట్లుగా ఇది చివరి యూనిట్ మరియు TALE మాడ్యూల్ 2 మరియు 3 మీకు సహాయం చేస్తాయని నేను ఆశిస్తున్నాను మరిన్ని వివరాలు మరిన్ని ప్రశ్నలు మరిన్ని స్పష్టీకరణలు అడుగుతూ మాకు మెయిల్ పంపాలనుకుంటే మీకు స్వాగతం ధన్యవాదాలు